ఇప్పుడు మనం సూర్యోదయం మరియు సూర్యాస్తమయ కోణాలను తెలుసుకుందాం నేను ఇక్కడ లోకల్ సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ మరియు ఎర్త్ సెంట్రిక్ కోఆర్డినేట్ సిస్టమ్ని కలిగి ఉన్నాను నేను ఇన్సోలేషన్ సమీకరణాన్ని కూడా వ్రాసాను L Cos θZ అనేది ఈ అక్షాంశం ϕ పై ఒక బిందువు వద్ద ఉన్న క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్ వద్ద సాధారణ ఇన్సోలేషన్ సూర్యాస్తమయం మరియు సూర్యోదయం సమయంలో ఈ θZ 900 ఉంటుంది ప్రాథమికంగా దీని అర్థం ఏమిటంటే ఇన్సోలేషన్ లైన్ హోరిజోన్ ప్లేన్ వెంట ఉంటుంది సూర్యోదయ సమయంలో అది క్షితిజ సమాంతర హోరిజోన్ ప్లేన్ వెంబడి ఉంటుంది అది సమయాన్ని బట్టి హోరిజోన్ ప్లేన్ పైన పెరగడం ప్రారంభమవుతుంది చివరకు సూర్యాస్తమయం సమయంలో అది హోరిజోన్ ప్లేన్ వెంట ఉంటుంది మరియు హోరిజోన్ ప్లేన్ దిగువకు వెళ్లడం ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యాస్తమయం లేదా సూర్యోదయం వద్ద మనకు జెనిత్ కోణం π2 అంటే 900కి సమానంగా ఉంటుంది ఇది 900 అవుతుంది ఎందుకంటే ఇన్సోలేషన్ రేఖ హోరిజోన్ ప్లేన్ వెంట ఉంటుంది ఇక్కడ ω మనకు కావలసిన గంట కోణం దానిని సూర్యోదయం వద్ద గంట కోణం ωsr మరియు సూర్యాస్తమయం సమయంలో గంట కోణం యొక్క మాడ్యులస్ అని పిలుస్తాము కాబట్టి ω 0 ఉన్నప్పుడు ఇన్సోలేషన్ రేఖ యొక్క ప్రొజెక్షన్ మెరిడినల్ ప్లేన్ వెంట ఉంటుంది ఆ మెరిడియన్కు మధ్యాహ్నంగా పరిగణించబడుతుంది మెరిడియన్కు తూర్పున గంట కోణం పాజిటివ్ గా ఉంటుంది మెరిడియన్కు పశ్చిమాన గంట కోణం నెగెటివ్ గా పరిగణించబడుతుంది కాబట్టి సూర్యోదయం ఈ చతుర్భుజంలో మెరిడినల్ అక్షం యొక్క తూర్పు వైపున ఉంటుంది అందువల్ల సూర్యోదయ కోణం పాజిటివ్ గా పరిగణించబడుతుంది మరియు సూర్యాస్తమయం మెరిడినల్ అక్షానికి పశ్చిమాన ఉంటుంది మరియు ωSS నెగెటివ్ గా పరిగణించబడుతుంది అయితే సూర్యాస్తమయ కోణం మరియు దాని యొక్క మాడ్యులస్ సూర్యోదయం వద్ద గంట కోణం కు సమానం గా ఉంటుంది సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో CosθZ 0 అనుకుంటే Cosδ Cosωsr సూర్యోదయ కోణం మరియు Cosϕ Sin𝛿 Sinϕ 0 అని చెప్పవచ్చు ఎందుకంటే CosθZ0 అంటే θZ π 2 దీని నుండి మీరు Cos ω పొందవచ్చు సూర్యోదయం వద్ద ఇది Cos 1 - Tan δ Tanϕ కాబట్టి ఈ దశ నుండి నేరుగా పొందవచ్చు కాబట్టి మీరు Sin 𝛿 Sinϕ ని ఈ వైపుకు తీసుకు వస్తే ఆపై Cosωrs Tans 𝛿 Tan ϕ మరియు ωsr Cos 1 Tan 𝛿 Tan ϕ అవుతుంది మరియు సూర్యాస్తమయం కోణం మైనస్ సూర్యోదయ కోణం ఇది మెరిడినల్ అక్షం యొక్క పశ్చిమ భాగంలో ఉన్నందున ఈ రెండు గంట కోణాలు సూర్యోదయం గంట కోణం సూర్యాస్తమయం గంట కోణం ఈ సంబంధం ద్వారా సూచించబడతాయి ఇది పూర్తిగా క్షీణత మరియు అక్షాంశంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్లో రోజువారీ పతన శక్తి సంగ్రహిద్దాం మనకు ఇప్పుడు H0 అనేది రోజువారీ పతన శక్తి అని తెలుసు ఇది ఈ సమీకరణం ద్వారా అంటే 24 k LSC సౌర స్థిరాంకం π Cos ϕ Cos 𝛿 Sin ωsr ωsr Sinϕ Sin 𝛿 ద్వారా అందించబడుతుంది దీని యూనిట్స్ kWhm2day K 1 0 033 Cos 360N 365 N అనేది రోజు సంఖ్య జనవరి 1 న N విలువ 1 డిసెంబర్ 31న N విలువ 365 ఇక్కడ ఈ k అనేది ఒక నిర్దిష్ట రోజున ఇన్సోలేషన్ విలువను పొందేందుకు అనుభవ పూర్వకంగా పొందిన వ్యక్తీకరణ LSC అనేది సౌర స్థిరాంకం 1 3 kWm2 ωsr అనేది మనం చూసిన సూర్యోదయ గంట కోణం దీనిని అక్షాంశం φ మరియు క్షీణత δ పరంగా చెప్పాలంటే ωsr Cos 1 Tan ϕ అయితే φ మరియు δ విలువ రేడియన్స్ లేదా డిగ్రీస్ లో ఉండవచ్చు ఈ విధంగా వాతావరణం యొక్క ప్రభావాలను పరిగణనలోకి తీసుకోకుండా క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్పై పతన శక్తి విలువను పొందేందుకు ఇది ఒక నమూనాగా పరిగణించబడుతుంది ఇప్పటి వరకు మనం వాతావరణ ప్రభావాలను పరిగణించలేదు దానిని కూడా త్వరలో చర్చిస్తాము కానీ ప్రస్తుతం ఈ విలువ ఎటువంటి వాతావరణం ప్రభావం లేకుండా ఉంది దీన్ని బ్లాక్ అల్గారిథమిక్ రూపంలో ఉంచడానికి మనకు రెండు ముఖ్యమైన ఇన్పుట్లు అవసరం ఒకటి అక్షాంశం ϕ మరొకటి రోజు సంఖ్య N అంటే మనకు రోజు సంఖ్య N మరియు అక్షాంశం ϕ తప్ప మిగిలినవన్నీ నిర్ణయించదగినవి ఇప్పుడు చర్చించిన సమీకరణాలను ఉపయోగించి వాటిని లెక్కించవచ్చు కాబట్టి రోజు సంఖ్య నుండి మనం క్షీణత 𝛿 ను పొందవచ్చు ఈ సమీకరణాన్ని ఉపయోగించి ఈ స్థిరమైన k విలువను పొందవచ్చు కాబట్టి 3 ఇన్పుట్లలో ఒకటిగా ϕ విలువ తెలుసుకోవడం ద్వారా శక్తిని అంచనా వేయడానికి ఈ మోడల్ ఉపయోగించి మీరు kWm2day యూనిట్స్ లో H0 పొందుతారు ఈ మొత్తం బ్లాక్ను క్షితిజ సమాంతర ఫ్లాట్ ప్లేట్ లో ఆల్గారిథమిక్గా శక్తి నిర్ణయించే మాడ్యూల్గా పరిగణించవచ్చు